ఈ ఉపన్యాసంలో రిలే లను ఉపయోగించి ప్రయోగాల ప్రదర్శన మేము మీకు కొన్ని చూపిస్తాము రిలే అంటే ఏమిటో మీరు ఇంతకు ముందే చూశారు రిలే అనేది చాలా తక్కువ వోల్టేజ్ను ఉపయోగించి మైక్రోకంట్రోలర్ నియంత్రణ ద్వారా అధిక పవర్ సర్క్యూట్ కు మార్చగల పరికరం మనం మైక్రోకంట్రోలర్ బోర్డులతో రిలే ఇంటర్ఫేసింగ్ గురించి మాట్లాడుతున్నాము మరియు మేము మీకు కొన్ని ప్రయోగాలు మరియు ప్రదర్శనను చూపుతాము మా ప్రదర్శనలో మేము ఉపయోగించే రిలే రకం SRD 05DC SL C మీరు చూడగలిగినట్లుగా ఇది మేము ఉపయోగిస్తున్న రిలే బోర్డు యొక్క చిత్రం ఈ ప్రయోగంలో నేను చూపించబోయే ఈ ప్రత్యేక రిలే కి ఒకే రిలే పరికరం ఉన్నప్పటికీ ఒకే బోర్డులో 2 లేదా 4 అటువంటి రిలే పరికరాలు విలీనం చేయబడిన బోర్డులు అందుబాటులో ఉన్నాయని మీరు గమనించవచ్చు కాబట్టి మీరు ఒకే మైక్రోకంట్రోలర్ నుండి బహుళ ఎలక్ట్రికల్ ఉపకరణాలను నియంత్రించదలిచిన ఏదైనా అప్లికేషన్ ఉంటే మీరు ఆ బోర్డులలో ఒకదాన్ని ఉపయోగించవచ్చు కానీ ఇక్కడ మనం ఒకే ఉపకరణాన్ని నియంత్రిస్తాము అందుకే నేను ఒకే రిలే మాడ్యూల్ను ఉపయోగిస్తున్నాను ఇప్పుడు ఈ రిలే గురించి మాట్లాడుతున్నాను ఈ వైపు చూడండి మీరు ఈ సిగ్నల్ను మైక్రోకంట్రోలర్కు కనెక్ట్ చేస్తారు ఒక GND ఉంది 5 వోల్ట్ ఉంది ఇది ఈ పరికరానికి శక్తిని అందిస్తుంది మరియు మూడవ పిన్ ఉంది డిజిటల్ సిగ్నల్ ఉపయోగించి మీరు రిలేను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు ఈ సిగ్నల్ 0 నుండి 5 వోల్ట్ పరిధిలో పనిచేయగలదు 0 అంటే రిలే ఆఫ్ అవుతుంది మీరు 5 వోల్ట్లను వర్తింపజేస్తే రిలే ఆన్ అవుతుంది మరియు అవుట్ పుట్ వైపు మీరు హై వోల్టేజ్ పరికరాన్ని కనెక్ట్ చేయాలి ఇది 10 ఆంపియర్ మరియు 250 V AC విద్యుత్ సరఫరా కావచ్చు మీరు అవుట్ పుట్ వైపు మారవచ్చు గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ పరికరం ఘన స్థితి రిలే కాదు అది ఎలక్ట్రోమెకానికల్ రిలే కాబట్టి మీరు కరెంటును ప్రసరింపజెసినపుడు లోపల వున్న విద్యుదయస్కాంతం అయస్కాంతం గా మారుతుంది ఇక్కడ ఒక మెటల్ స్విచ్ ఉంది ఇది ఆకర్షించబడుతుంది అలాగే స్ప్రింగ్ లోడింగ్ ఉపయోగించడం వలన కరెంట్ లేకపోతే దాని అంతటా అది ఆపివేయబడుతుంది మనం రిలే ను ఆన్ మరియు ఆఫ్ చేసినప్పుడు మీరు కూడా ఇలాంటి సౌండ్ టక్ టక్ టక్ టక్ వినవచ్చు స్విచ్ అలా కనెక్ట్ అవుతుంది మరియు డిస్కనెక్ట్ అవుతుంది అలాగే అవుట్ పుట్ వైపు 3 కనెక్టర్లు ఉన్నాయి నార్మల్ క్లోస్డ్ ఒక కామన్ ఇది భూమికి అనుసంధానించబడిన నార్మల్ ఓపెన్ కాబట్టి మీరు ఏదైనా పరికరాన్ని కనెక్ట్ చేసినప్పుడు మీరు వాటిని COM మరియు NO మధ్య లేదా COM మరియు NC మధ్య కనెక్ట్ చేస్తారు తేడా ఏమిటంటే మనం NO ను ఉపయోగిస్తే రిలే ఆన్లో లేనప్పుడు అంటే సిగ్నల్ 0 లో కూడా ఈ సర్క్యూట్ తెరిచి ఉంటుంది కానీ ప్రస్తుత ప్రవాహం ఉండదుమరియు మనం 5 వోల్ట్ల సిగ్నల్ను ప్రసరింపజెసినపుడు ఈ సర్క్యూట్ ఆన్ చేయబడుతుంది కానీ NC పిన్కు ఇది రివర్స్ మాత్రమే మీరు సిగ్నల్పై 0 వోల్ట్ను వర్తింపజేస్తున్నప్పుడు అంటే రిలే ఆఫ్లో ఉంది కానీ అవుట్పుట్ వైపు సర్క్యూట్ ఆన్లో ఉంటుంది కానీ మీరు రిలే ను ఆన్ చేసినప్పుడు సర్క్యూట్ ఆఫ్ అవుతుంది అంటే రివర్స్ కన్వెన్షన్ లాగా చిత్రపరంగా దీనిని రేఖాచిత్రంలో చూడవచ్చు ఇది రిలే యొక్క సాధారణ స్థితి ఇక్కడ సిగ్నల్ 0 వోల్ట్ల వద్ద సిగ్నల్ ఉన్న చోట మీరు ప్రసరింపజేసే ఈ ఇన్ పుట్ సిగ్నల్ NC కనెక్షన్ కోసం ఇది సాధారణ స్థితిలో అంతర్గతంగా అనుసంధానించబడిందని అని మీరు చూడవచ్చు NO కోసం ఇది తెరిచి ఉంటుంది కానీ రిలే ట్రిగ్గర్ అయినప్పుడు ఈ సిగ్నల్ ఇన్ పుట్ 5 వోల్ట్ల వద్ద ఉందని అర్థం అప్పుడు రివర్స్ జరుగుతుంది NC కనెక్షన్ ఫ్లోట్ అవుతుంది మరియు NO కనెక్షన్ COM కి కనెక్ట్ అవుతుంది కాబట్టి మనం NO మరియు COM మధ్య లేదా NC మరియు COM మధ్య కనెక్ట్ అవుతాము ఇక కనెక్షన్ రేఖాచిత్రం గురించి మనం రిలే ను మైక్రోకంట్రోలర్ కు ఎలా కనెక్ట్ చేస్తాము మనం ప్రదర్శన కోసం STM32 బోర్డుని ఉపయోగిస్తాము ఇది బ్లాక్ యొక్క రేఖాచిత్రం ఇది నేను మధ్యలో చూపిస్తున్న రిలే మీరు దానిని STM బోర్డ్కు కనెక్ట్ చేసినప్పుడు మీకు గ్రౌండ్ కనెక్షన్ అవసరం మీకు 5 వి అవసరం మరియు మీకు సిగ్నల్ అవసరం ఈ ప్రయోగంలో నేను సిగ్నల్కు ఫీడ్ చేయడానికి డేటా లైన్ D3 ని ఉపయోగిస్తాను మరియు ప్రదర్శన కొరకు అవుట్పుట్ వైపు మనం ఒక చిన్న LED బల్బును ఉపయోగిస్తాము ఇది రిలే నియంత్రణలో ఆన్ మరియు ఆఫ్ అవుతుంది మనం NO ని ఉపయోగిస్తాము అంటే రిలే స్విచ్ వేయనప్పుడు బల్బ్ వెలుగుతు ఉండదు ప్రస్తుతము ప్రవహించే సర్క్యూట్ ఇది ఎలక్ట్రిక్ పవర్ కార్డ్ అని మీరు చూడవచ్చు ఇది మెయిన్కు అనుసంధానించబడుతుంది బల్బ్ ఉంది మరియు బాహ్య స్విచ్ ఉంది ఈ ప్రయోగంలో మనకు స్విచ్ అవసరం లేదు ఈ స్విచ్ ఎల్లప్పుడూ ఆన్లో ఉంటుంది రిలే ఆన్ చేసినప్పుడల్లా కరెంట్ ప్రవహిస్తుంది మరియు బల్బ్ వెలుగుతుంది మరియు రిలే ఆఫ్లో ఉన్నప్పుడు కరెంట్ ఉండదు మరియు బల్బ్ ఆపివేయబడుతుంది ఇది ఇక్కడ మనం ఉపయోగిస్తున్న కనెక్షన్ యెక్క రేఖాచిత్రం మొదటి ప్రయోగానికి వద్దాం ఇప్పుడుమనం కొంత సమయం ఆలస్యంతో రిలే ను ఆన్ చేసి ఆఫ్ చేస్తాము ఈ ప్రయోగం గురించి మీరు చూసినట్లయితే మనం సర్క్యూట్ ను ఎలా ఇంటర్ఫేస్ చేస్తామో ఇప్పటికే చూశాము మనం విద్యుత్ బల్బును ఇంటర్ఫేస్ చేస్తాము మరియు దానిని ఆన్ మరియు ఆఫ్ చేస్తాము STM బోర్డు యొక్క అవుట్ పుట్ లైన్ D3 కి రిలే కనెక్ట్ చేయబడిందని మనం ఇప్పటికే సర్క్యూట్ రేఖాచిత్రంలో చూశాము మరియు రిలే 2 సెకన్ల పాటు ఆన్ చేసి 5 సెకన్ల పాటు ఆపివేయబడి ఉండే విధంగా ప్రోగ్రామ్ వ్రాయబడింది మరియు ఈ ప్రక్రియ నిరంతరం గా పునరావృతమవుతుంది మీకుఈ ప్రదర్శనను చూపించే ముందు మొదట ఈ కోడ్ను మీకు చూపిస్తాను దీనిని సాధించడానికి మనం ఎంబెడ్ C కోడ్ను వ్రాసాము ఇది చాలా సరళంగా మరియు సూటిగా ఉండే కోడ్ మీరు ఈ ఎంబెడ్ హెడర్ mbed h మరియు D3 ను చేర్చిన కోడ్ను పరిశీలిస్తే మనం డిజిటల్ అవుట్ పిన్ గా ప్రకటించాము ఎందుకంటే ఇక్కడ మనం ఆ అవుట్ పుట్ పిన్ యొక్క సాధారణ డిజిటల్ అవుట్ పుట్ మోడ్ ను ఉపయోగిస్తున్నాము మరియు మనం ఈ పిన్ను "రిలే " అని పిలుస్తున్నాము మీరు ఇక్కడ ఏదైనా పేరు ఇవ్వవచ్చు ఇది మన ప్రధాన ఫంక్షన్ ఇది నిరంతర లూప్లో నడుస్తుంది ఇది రిలే కి 1 అవుట్పుట్ చేసినప్పుడు సర్క్యూట్ ఆన్ చేయబడుతుంది మరియు బల్బ్ 2 సెకన్ల పాటు వెలుగుతుంది రిలే 0 అంటే మళ్ళీ సర్క్యూట్ ఆఫ్ చేయబడుతుంది మరియు 5 సెకన్ల పాటు వేచి ఉంటుంది కాబట్టి మీరు బల్బ్ను ఆన్ చేయండి 2 సెకన్లపాటు వేచి ఉంటుంది బల్బ్ను ఆపివేయబడుతుంది 5 సెకన్ల పాటు వేచి ఉంటుంది వైల్ లూప్ లో ఇది పదేపదే జరుగుతువుంటుంది ఇప్పుడు ప్రదర్శన చూద్దాం ఇక్కడ నేను చూపిస్తున్న ఈ సర్క్యూట్ ను చూడండి మీరు చూస్తున్నట్లు గా ఇది STM మైక్రోకంట్రోలర్ బోర్డు మరియు నేను చూపించిన బల్బ్ కోసం సర్క్యూట్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ లెట్ ఉంది ఇది ఎలక్ట్రిక్ పవర్ సోర్స్ ఎసి 220 వోల్ట్లకు అనుసంధానించబడి ఉంది అక్కడ నేను ఉంచే స్విచ్ శాశ్వతంగా ఉంది మరియు ఇది నేను ఉపయోగిస్తున్న చిన్న ఎల్ఇడి బల్బ్ మరియు ఈ రిలే మాడ్యూల్ ను మనం ఉపయోగిస్తున్నాము మీరు ఈ రిలే మాడ్యూల్ ను NO మరియు COM కనెక్షన్లకు కనెక్ట్ చేసినట్లు మీరు చూస్తారు మరియు మరొక వైపు మీరు చూసిన 3 పిన్లు ఉన్నాయి ఈ పిన్స్ సిగ్నల్ Vcc మరియు GND ఈ 3 పిన్లను కనెక్ట్ చేయాలి ఇప్పుడు ఈ బ్రెడ్బోర్డు లో నేను ఇప్పటికే అలాంటి కనెక్షన్లను చేసాను కుడి వైపున నేను ఈ రిలే ను ప్లగ్ చేస్తాను కాబట్టి నేను ఈ రిలే ను ఈ బ్రెడ్బోర్డ్ లోకి ప్లగ్ చేసాను స్థిరమైన కనెక్షన్ ఇవ్వనివ్వండి అవును ఒక కనెక్షన్ వదులుగా ఉంది దాన్ని సరిదిద్దనివ్వండి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ను కంపైల్ చేద్దాం మీరు దీన్ని డిఫాల్ట్ గా సేవ్ చేస్తారు ఇది డౌన్లోడ్ ఫోల్డర్ లో సేవ్ అవుతుంది మరియు మీరు దానిని F401 డ్రైవ్ లో కాపీ చేసి పేస్ట్ చేయండి ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేయబడింది ఇప్పుడు నేను పవర్ ని ఆన్ చేస్తాను ఏమి జరుగుతుందో మీరు చూస్తారు బల్బ్ 2 సెకన్ల పాటు ఆన్ అవుతుంది మరియు 5 సెకన్ల పాటు స్విచ్ ఆఫ్ అవుతుంది ఇది 2 సెకన్ల స్విచ్ ఆఫ్ 5 సెకన్ల పాటు స్విచ్ ఆఫ్ అవుతుంది ఇది 2 సెకన్ల పాటు ఆన్ అవుతుంది మరియు మళ్ళీ 5 సెకన్ల పాటు ఆఫ్ అవుతుంది కాబట్టి మీరు చూడగలిగినట్లుగా ఈ రిలే యొక్క ఇంటర్ఫేసింగ్ చాలా సులభం సందర్భంలో మళ్ళీ మరియు తదుపరి మన ప్రెజెంటేషన్ ప్రయోగానికి తిరిగి వద్దాం బల్బ్ ఆన్ మరియు ఆఫ్ అవుతున్నప్పుడు రిలే స్విచ్ ఆన్ మరియు ఆఫ్ అవుతున్నట్లు సూచించే శబ్దం వినగలిగినట్లు ఉందని మీరు గమనించాలి తదుపరి ప్రయోగంలో మీరు దీన్ని మరింత స్పష్టంగా వినవచ్చు ఎందుకంటే చాలా వేగంగా ఆన్ మరియు ఆఫ్ అవుతుంది రెండవ ప్రయోగానికి వస్తున్నప్పుడు ఈ ఇంటర్ఫేస్ చాలా పోలి ఉంటుంది మనం మళ్ళీ అదే సర్క్యూట్ ఉపయోగించి రిలే ద్వారా బల్బును కనెక్ట్ చేస్తున్నాము మనం ఇంకా రిలే ను పోర్ట్ D3 కి కనెక్ట్ చేస్తున్నాము కాని మునుపటి ప్రయోగంలో మనం డిజిటల్ కంట్రోల్ ఉపయోగించాము కానీ ఈ ప్రయోగం లో 0 లేదా 1 D3 లో కంటిన్యూస్ పల్స్ ట్రైన్ పంపడానికి PWM నియంత్రణను ఉపయోగిస్తున్నారు కాబట్టి రిలే నిర్దిష్ట సమయం కోసం ఆన్ చేయబడుతుంది మరియు నిర్దిష్ట సమయం ఆఫ్ చేయబడుతుంది మరియు ఇది పదేపదే జరుగుతుంది మరియు డ్యూటీ సైకిల్ నియంత్రించడం ద్వారా బల్బ్ యొక్క ప్రకాశం మారుతుంది ఎందుకంటే మీకు PWM కోసం తెలిసినట్లుగా వోల్టేజ్ అవుట్ పుట్ యొక్క సగటు విలువ డ్యూటీ సైకిల్ అనులోమానుపాతం లో ఉంటుంది కాబట్టి మనం డ్యూటీ సైకిల్ మార్చినప్పుడు రిలే కు వర్తించే వోల్టేజ్ యొక్క సగటు విలువ మరియు అందువల్ల బల్బ్ డ్యూటీ సైకిల్ అనులోమానుపాతం లో మారుతుంది ఈ కార్యక్రమంలో ప్రదర్శన కొరకు మనం ఎంబెడ్ హెడర్ mbed h ను చేర్చుకున్నాము కాని ఇప్పుడు ఈ D3 ను మనం PwmOut గా ప్రకటించాము మరియు మనం "బల్బ్" అనే పేరు పెట్టాము ఇప్పుడు ప్రధాన ఫంక్షన్ లో మనం కొన్ని పనులు చేస్తాము ప్రారంభంలో ఈ PwmOut కోసం కాలాన్ని సెట్ చేయడానికి డ్యూటీ సైకిల్ సెట్ చేయడానికి మరియు మొదలైన వాటి కోసం మనం ఉపయోగించే కొన్ని ఫంక్షన్లు ఉన్నాయని మీకు ఇప్పటికే తెలుసు మొదట మనం సమయ వ్యవధిని సెకన్లలో 0 02 గా సెట్ చేసాము అంటే 20 మిల్లీసెకన్లు కాబట్టి ప్రతి సెకనులో రిలే 50 సార్లు ఆన్ మరియు ఆఫ్ onoff అవుతుంది నేను దానిని 50 గా ఉంచాను గమనించదగ్గ విషయం ఏమిటంటే మీరు మెకానికల్ రిలే ని ఉపయోగిస్తున్నందున మీరు ఈ ఫ్రీక్వెన్సీ ని చాలా వేగంగా పొందలేరు ఎందుకంటే రిలే ఆన్ మరియు ఆఫ్ చేయడానికి సమయం లభించదు ప్రోగ్రామ్ కాసేపు లూప్ లో కొనసాగుతుంది మనం కొన్ని పనులను ఒక్కొక్కటిగా పునరావృత పద్ధతి లో చేస్తున్నాము write అనేది ఒక ఫంక్షన్ ఇక్కడ మీరు డ్యూటీ సైకిల్ సెట్ చేయవచ్చు మొదట మనం డ్యూటీ సైకిల్ 1 కు సెట్ చేస్తున్నాము అంటే ఇది నిరంతరం 1 ఇది ఎప్పటికీ 0 కి వెళ్ళదు ఇది గరిష్ట ప్రకాశం మరియు మీరు 3 సెకన్ల పాటు వేచి ఉండండి అప్పుడు మనం డ్యూటీ సైకిల్ 80 గా చేస్తాము కాబట్టి కొంచెం తక్కువ తరువాత మళ్ళీ 3 సెకన్లపాటు వేచి ఉండండి మరియు ఇది మనం రిపీట్ చేస్తాము అప్పుడు మనం డ్యూటీ సైకిల్ 0 6 గా మళ్ళీ 3 సెకన్లపాటు తరువాత 0 4 మళ్ళీ3 సెకన్లపాటు 0 2 మళ్ళీ 3 సెకన్ల పాటు వేచి ఉండి చివరకు మనం పూర్తిగా ఆఫ్ అయ్యేలా చేస్తాము కాబట్టి ఒక లూప్ లో మనం నిరంతర పద్ధతిలో బల్బ్ యొక్క ప్రకాశం క్రమంగా మారుతుందని చూస్తాము ప్రదర్శన చూద్దాం ఇది మా రెండవ ప్రయోగం ఈ ప్రోగ్రామ్ ను మళ్ళీ కంపైల్ చేద్దాం అదే ప్రోగ్రామ్ ను ఇక్కడ నేను చూపించాను మనం దీన్ని కాపీ పేస్ట్ చేస్తాము మరియు క్రొత్త ప్రోగ్రామ్ డౌన్లోడ్ అవుతోంది మనం దీన్ని సేవ్ చేస్తాము ఇప్పుడు ఏమి జరుగుతుందో చూడండి ప్రతి సెకనులో రిలే 50 సార్లు ఆన్ మరియు ఆఫ్ అవుతుంది మీరు ఈ ధ్వనిని చాలా స్పష్టంగా వినవచ్చు మరియు బల్బులో 3 సెకన్ల అంతరాయలతో ప్రకాశం మార్చబడిందని మీరు చూడవచ్చు ఇది గరిష్ట ప్రకాశం అప్పుడు ఇది 0 8 ఇది 0 6 ఇది 0 4 ఇది 0 2 చాలా తేలికైనది మరియు తరువాత పూర్తిగా ఆఫ్ మరియు ఇది రిపీట్ అవుతుంది ఈ సరళమైన ప్రయోగం వాస్తవానికి మనం ఒక డ్యూటీ సైకిల్ కోసం ఒక బల్బ్ లేదా ఏదైనా సర్క్యూట్ ను ఎలా ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చో మరియు కాలం ని PWM నియంత్రిత పద్ధతిలో మీకు చూపిస్తుంది కాబట్టి మన చర్చను కొనసాగిద్దాం ఇప్పుడు మీకు చూపించబోయే చివరి కోడ్ కోసం రిలే సర్క్యూట్ ఇదే కానీ మనం ఇక్కడ మరోకటి అదనంగా చేసాము మనం ఒక LDR ని కనెక్ట్ చేసాము మన సర్క్యూట్ ఇలా ఉంటుంది కనెక్షన్ ఇప్పటికే ఉన్న రిలే ద్వారా విద్యుత్ బల్బ్ రిలే ఇప్పటికీ పిన్ D3 కి అనుసంధానించబడి ఉంది మరియు LDR లైట్ సెన్సింగ్ యూనిట్ ఉంది దీనిని మనం అనలాగ్ ఇన్పుట్ పిన్ A1 కి కనెక్ట్ చేస్తున్నాము రిలే సర్క్యూట్ ఒకటే మరియు ఇది మనం ఉపయోగిస్తున్న అదనపు సర్క్యూట్ ఇక్కడ చాలా LDR మరియు మరొక నిరోధకత సంభావ్య డివైడర్గా అనుసంధానించబడి ఉంది ఇప్పుడు ఈ అవుట్పుట్ వోల్టేజ్ మనం STM32 బోర్డు యొక్క అనలాగ్ ఇన్ పుట్ పిన్ A1 కి కనెక్ట్ చేసాము ఇప్పుడు మనం ఏమి చేస్తున్నామో కోడ్ చూద్దాం ఇప్పుడు ప్రధాన ప్రోగ్రామ్ లో మనం మునుపటి ప్రయోగం మాదిరిగానే కాలాన్ని 20 మిల్లీసెకన్లకు సెట్ చేస్తున్నాము ఇప్పుడు లూప్లో మనం LDR నుండి కాంతి విలువ ను చదువుతున్నాము చదివిన విలువ 0 మరియు 1 మధ్య ఒక భిన్నం కాబట్టి మీరు దీన్ని వాస్తవంగా పోల్చగలిగే పూర్ణాంక విలువ కు స్కేల్ చేయడానికి మనం దానిని 5000 తో గుణిస్తాము మరియు "విలువ" అనే వేరియబుల్ లో నిల్వ చేస్తాము ఇప్పుడు ప్రయోగం ద్వారా 4000 తగిన ప్రవేశ విలువ గా మనం కనుగొన్నాము కాబట్టి 4000 కన్నా ఎక్కువ అంటే మనకు వాతావరణంలో తగినంత కాంతి ఉందని మరియు మనం కాంతిని ఆపివేయాలి మీరు ఇంటి గురించి ఆలోచిస్తారు తగినంత కాంతి ఉన్నప్పుడు కాంతిని మార్చడంలో అర్థం లేదు కాబట్టి మనం డ్యూటీ సైకిల్ 0 0 కి సెట్ చేసాము అంటే కాంతి ఆపివేయబడింది కానీ అది 4000 కన్నా తక్కువ పడిపోయినప్పుడు చీకటి ఉందని అర్థం ఇప్పుడు మనం కాంతి ని ఆన్ చేయాలి కాబట్టి మనం డ్యూటీ సైకిల్ 1 0 కి సెట్ చేసాము అంటే ఇది గరిష్ట ప్రకాశం మరియు ఈ ప్రక్రియ రిపీట్ అవుతుంది మనం స్లైడ్లో చూపించిన అదే కోడ్ను చూపిస్తాము నేను మొదట ఈ కోడ్ను కంపైల్ చేద్దాం దాన్ని సేవ్ చేసి కాపీ చేసి న్యూక్లియో బోర్డులో అతికించండి దీని కోసం ప్రదర్శనను మీకు చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం ఇక్కడ రిలే సర్క్యూట్ తో పాటు మీరు కూడా ఇక్కడ ఒక LDR కనెక్ట్ చేయబడిందని మీరు చూడవచ్చు మీరు ఈ LDR ను చూడవచ్చు మరియు రెసిస్టెన్స్ ఉంది కాబట్టి LDR మరియు రెసిస్టెన్స్ ఒక జంక్షన్లో LDR యొక్క ఒక చివర 5 వోల్ట్ల తో అనుసంధానించబడి ఉంటుంది అనలాగ్ ఇన్పుట్ పిన్ A1 మరియు రెసిస్టెన్స్ యొక్క మరొక చివర భూమి కి అనుసంధానించబడి ఉంటుంది మరియు LDR మధ్య బిందువు నుండి ఈ గ్రీన్ వైర్ కనెక్ట్ అవుతోంది తగినంత కాంతి ఉందని ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి బల్బ్ ఆన్ చేయబడలేదు ఇప్పుడు చీకటి ఉంది గా నేను LDR ని నొక్కితే బల్బ్ స్విచ్ ఆన్ అవుతున్నట్లు మీరు చూస్తారు అంటే నేను మళ్ళీ నా చేతిని తీసివేస్తాను బల్బ్ మళ్ళీ ఆఫ్ చేయబడింది నేను LDR ని నొక్కాను అంటే చీకటి గా ఉంటే కాంతి ఆన్ చేయబడింది ఇది చాలా సరళమైన ప్రయోగం ఇది ఏదైనా ఎలక్ట్రికల్ ఉపకరణాన్ని ఆన్ చేయడానికి మరియు ఆపివేయడానికి ప్రోగ్రామ్ నియంత్రణలో LDR ను ఎలా ఉపయోగించవచ్చో మీకు చూపుతుంది ఈ ప్రయోగం మీరు ఒకరకమైన ఇంటి ఆటోమేషన్ సిస్టమ్తో చాలా తేలికగా సంబంధం కలిగి ఉంటుంది ఇక్కడ మీరు బల్బ్ వంటి కొన్ని ఎలక్ట్రికల్ గాడ్జెట్ను ఆఫ్ చేయాలనుకుంటున్నారు వాతావరణ కాంతి విలువను బట్టి వెలిగే బల్బ్ చాలా ఆచరణాత్మక ఉదాహరణ ఇక్కడ నేను కాంతికి ఒక ఉదాహరణ ఇచ్చాను ఇంకా ఉష్ణోగ్రత వంటి ఇతర విషయాలు ఉండవచ్చు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటే మీరు ఎయిర్ కండిషనింగ్ మెషీన్ను ఆన్ చేయవచ్చు ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటే మీరు హీటర్ను ఆన్ చేయవచ్చు కొన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి మైక్రోకంట్రోలర్ చేత నియంత్రించబడే రిలే ను ఎలా ఉపయోగించవచ్చో ఈ ప్రయోగాల సమూహంలో నేను మీకు చూపించాను ఈ భావన ను మీరు ఏ రకమైన పరికరానికైనా ఉపయోగించవచ్చు బల్బ్ అవసరం లేదు నేను చెప్పినట్లుగా మీరు ఎసి మెషీన్ లేదా హీటర్ను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు మీరు రిఫ్రిజిరేటర్ను ఆన్ చేసి ఆఫ్ చేయవచ్చు నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు ఏదైనా గాడ్జెట్ యొక్క స్విచ్ను ఒక పరికరం మాత్రమే కాకుండా స్విచ్ చేయవచ్చు మనం తరువాత మరిన్ని ప్రయోగాలను పరిశీలిస్తాము ఇక్కడ మీరు ఒక రకమైన ఇంటి ఆటోమేషన్ వ్యవస్థను చూస్తారు ఇక్కడ మరికొన్ని అధునాతనమైన నియంత్రణ మరియు కమ్యూనికేషన్ విధానం చూపబడుతుంది దీనితో మనం ఈ ఉపన్యాసం చివరికి వస్తాము Thank you ధన్యవాదాలు